మన గత అధ్యాయంలో మనము కార్పొరేట్ గవర్నెన్స్ అంటే ఏమిటో మీరు నేర్చుకున్నారు ఇప్పుడు మనము ఈ నివేదికల తయారీకి సంబంధించిన అంచనాలను పరిశీలించబోతున్నాము ప్రస్తుత ఉపన్యాసంలో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ IAS మరియు GAAP చర్చించబడతాయి మొదట అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అకౌంటింగ్ అనునది సంస్థ యొక్క ఆర్థిక సమాచారాన్ని వెల్లడించడానికి ప్రయత్నిస్తుందని మనకు తెలుసు మనము లావాదేవీలను నమోదు చేసి నివేదికలను సిద్ధం చేస్తాము మరియు అవి వినియోగదారులకు అందించబడతాయి ఇటువంటి సమాచార వ్యాప్తి ఏకరీతిగా మరియు శాస్త్రీయంగా నిర్దేశించిన సూత్రాలపై ఆధారపడి ఉండటం చాలా అవసరం తద్వారా ప్రతి ఒక్కరూ ఏకరీతిలో అర్థం చేసుకుంటారు ఇప్పుడు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే వ్యాపార లావాదేవీల నమోదు మరియు నివేదన కోసం అకౌంటెంట్లు విశ్వవ్యాప్తంగా అనుసరించే ప్రవర్తనా నియమాలు లేదా విధివిధానాలు అని చెప్పవచ్చు ఇప్పుడు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఒకే యజమాని ఉండే సంస్థ విషయంలో బయటవారు చాలాసార్లు యజమాని మరియు వ్యాపారం రెండింటిని ఒకటిగా కలిపి చూస్తారు కాని అకౌంటింగ్ పరంగా అయితే యజమానిని మరియు సంస్థను వేరువేరుగా పరిగణించాలి మరియు ఒక నిర్దిష్ట సంస్థ కోసం ఖాతాలు సిద్ధం చేయబడుతున్నాయని మనము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి తదుపరిది డ్యూయల్ యాస్పెక్ట్స్ అని పిలుస్తారు ఈ రెండింటి వలననే బ్యాలెన్స్ షీట్ ఎల్లప్పుడూ ఇరువైపుల సమానంగా ఉంటుంది బ్యాలెన్స్ షీట్ సమీకరణాన్ని మనము ఇప్పటికే చూశాము ఈక్విటీలు తదుపరి అంశాన్ని కాస్ట్ కాన్సెప్ట్ ప్రకారం ఆస్తి మదింపు మరియు ఖర్చుల నమోదు రెండూ వాస్తవ వ్యయంతో జరుగుతాయి తరువాత అంశం గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఇది మన వ్యాపారం భవిష్యత్తులో దీర్ఘకాలం కొనసాగుతుందనే భావన లేదా అంచనా మరియు తక్కువ కాలం వ్యవధిలో మూసివేసేటటువంటి అవకాశం లేదని అంచనా వేయబడుతుంది వ్యాపారం దీర్ఘకాలం కొనసాగుతుందన్న అంచనాతోనే అకౌంటింగ్ ఎల్లప్పుడూ జరుగుతుంది తదుపరిది అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ వ్యాపారం ఒక నిరంతర ప్రక్రియ అని మనందరికీ తెలుసు ఇక్కడ లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి కానీ అకౌంటింగ్ విషయానికొస్తే మొత్తం వ్యాపార జీవిత కాలం కొన్ని కాలాలుగా విభజించబడుతుంది వీటిని అకౌంటింగ్ కాలాలు అని పిలుస్తారు సాధారణంగా అకౌంటింగ్ వ్యవధి లేదా అకౌంటింగ్ కాలం 1 సంవత్సరం ఉంటుంది 1 సంవత్సరంలో మీకు త్రైమాసికం లేదా ఒక నెల కూడా ఉండవచ్చు కానీ ఏ సమయంలోనైనా ఖాతాలు మూసివేయబడని సందర్భం మాత్రం ఉండదు భారతదేశంలో అకౌంటింగ్ కాలం గురించి మీకు తెలుసా సాధారణంగా ఇది ఏప్రిల్ 1 వ తేదీ నుండి మరుసటి సంవత్సరం మార్చి 31 వ తేదీ వరకు ఉంటుంది కాబట్టి ప్రతి మార్చి 31 న P L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ కాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరానికిగానూ కొత్త ఆర్థిక పుస్తకాలు ఏప్రిల్ 1 వ తేదీ నుండి లేదా మరుసటి మొదటి రోజు నుండి తెరవబడతాయి తదుపరిది మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ మంచి పరిచయాలు సంబంధాలు లేదా భావోద్వేగాల వంటి ధనంతో కొలవలేని కొన్ని ఇతర లావాదేవీలు ఉండవచ్చు అలాంటివి అకౌంటింగ్లో నమోదు చేయబడవు తదుపరిది రియలైజేషన్ కాన్సెప్ట్ ఒక నిర్దిష్ట ఒప్పందం కుదిరినప్పుడు మాత్రమే ఆదాయం గుర్తించబడుతుంది కాబట్టి లావాదేవీ సంపూర్ణమైనప్పుడు మాత్రమే లావాదేవీ నమోదు చేయబడుతుంది కాన్స్టెంట్ వాల్యూ కాన్సెప్ట్ కారణంగా కరెన్సీ విలువ కూడా మారుతుంది కానీ అవి వ్యాపార లావాదేవీలు కాదు లావాదేవీలు మూడవ వర్గంతో జరిగినప్పుడు మాత్రమే మనము లావాదేవీని నమోదు చేస్తాము లేకపోతే ద్రవ్యం యొక్క విలువ స్థిరంగా పరిగణించబడుతుంది తదుపరిది అక్రూవల్ కాన్సెప్ట్ అంటారు

కాబట్టి లావాదేవీలు అవి ఎప్పుడు వచ్చాయో లేదా ఎప్పుడు సంభవిస్తాయో నమోదు చేయబడతాయి నగదు అందుకున్నప్పుడు లేదా చెల్లించినప్పుడు కాదు తదుపరిది కన్సిస్టెన్సీ ఇప్పుడు అకౌంటింగ్ విధానాలు లేదా అంచనాలు లావాదేవీల యొక్క నమోదుకు లేదా నివేదికల తయారీకి ఆధారం గా పరిగణించవచ్చు ఒకసారి మీరు ఒక నిర్దిష్ట అంచనాను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు లేదా ఒక నిర్దిష్ట అకౌంటింగ్ భావనను ఉపయోగించాలి అని నిర్ణయించుకున్నారు అనుకుందాం అలాంటప్పుడు వివిధ కాలాలలో వివిధ పద్ధతులను ఉపయోగించరాదు ఎందుకంటే అకౌంటింగ్ నివేదికలను వేర్వేరు కాలాలలో పోల్చిచూడాలి కావున ఒకే పద్ధతి ఉపయోగించాలి ఇప్పుడు సరి అయిన పోలిక కోసం అకౌంటింగ్ సూత్రాలు మరియు విధానాలు ఒక కాలం నుండి మరొక కాలానికి స్థిరమైన పద్ధతిలో అనుసరించడం అవసరం కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అకౌంటింగ్ విధానంలో మార్పు అవసరం అయితే దానిని విడిగా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది మరియు అలాంటి మార్పుల ప్రభావం కూడా బహిర్గతం చేయాలి ఇక్కడ అకౌంటింగ్ కన్వెన్షన్స్ ఒక పద్ధతి లేదా సూత్రం ఒకసారి అవలంబిస్తే దానిని ఎక్కువ కాలం మనము అనుసరించాలి ఇంకా డిస్క్లోజర్ ఆర్థిక స్థితికి సంబంధించిన మొత్తం సమాచారం మరియు వాస్తవాలు వినియోగదారులకు అందుబాటులో ఉండాలి అది అందరికీ వ్యక్తపరచాలి దానిని సరిగా వెల్లడించాలి మెటీరియలిటీను కూడా పరిగణనలోకి తీసుకుంటారు ఆబ్జెక్టివిటీ ను అంటే పక్షపాత రహితంగా తీసుకోవాలి తదుపరిది స్టేబుల్ మానిటరీ యూనిట్ ఇది మనం ఇది వరకే చూసినా ఉదాహరణ విధంగా మన వద్ద ఉన్న భారతీయ నగదు రూపాయలు లేదా మరేదైన ద్రవ్యం యొక్క విలువ స్థిరంగా ఉంటుంది అనే భావన చివరిది చాలా ముఖ్యమైనది కన్జర్వేటిజం పాటించి ఇక్కడ విలువ సాధ్యమైనంత తక్కువగా చూపాలి మరియు అది ఎక్కువ గా చూపరాదు AS1 అకౌంటింగ్ స్టాండర్డ్ అంటారు ఈ అంచనాలలో ఏదైనా నిజం కాకపోతే అది బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది అయితే ఈ మూడింటిని బహిర్గతం చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే అవి ఎల్లప్పుడూ సరిగ్గా ఉంటాయని భావించబడుతుంది ఇప్పుడు ఒక చాలా చిన్న ఉదాహరణ చూద్దాం ఇప్పుడు L లిమిటెడ్ కు సంబంధించిన క్రింది సమాచారాన్ని పరిగణించండి ఏప్రిల్ 1 వ తేదీ 2020 న కొంత భూమి కొనుగోలు చేశారు అనుకుందాం దాని ధర 125 లక్షలు రిజిస్ట్రేషన్ ఖర్చులు 15 లక్షలు ఇప్పుడు 2021 మార్చి 31 వ తేదీ నాటికి ఆ భూమికి మూడు మార్కెట్ విలువల సంభావ్యత ఉంది అనుకోండి అంటే మార్చి 31 వ తేదీ 2021 తో ముగిసే సంవత్సరానికి అవకాశం A విలువ రూ 150 లక్షలు లేదా అవకాశం B విలువ 120 లక్షలు లేదా అవకాశం C విలువ 130 లక్షలు ఇప్పుడు వార్షిక ఖాతాలను ఖరారు చేస్తున్నప్పుడు సంస్థ ఆ భూమి విలువను 125 లక్షలుగా పరిగణించింది ఇప్పుడు అది సరైనదేనా A B మరియు C యొక్క ప్రతి దృష్టాంతంలో మీ అభిప్రాయం యొక్క విలువ ఏమిటి మరియు కంపెనీ L చేత ఏ అకౌంటింగ్ అంచనా ఉల్లంఘించబడుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు దృష్టాంతం A ప్రకారం మీరు మార్కెట్ విలువ 150 లక్షలు తీసుకుంటే భూమి ఖర్చు ఎంత మనము 125 లక్షలను పరిశీలిస్తామా లేదా రిజిస్ట్రేషన్ ఖర్చులను కూడా చేర్చుతామా మనము కొనుగోలు ఖర్చు అడగలేదు మనము దీనిని సముపార్జన ఖర్చు అని పిలుస్తాము ఇందులో కొనుగోలు ఖర్చు మరియు ఏదైనా యాదృచ్ఛిక వ్యయం అంటే రిజిస్ట్రేషన్ ఖర్చు వంటి ఒక సారి ఖర్చులు ఉంటాయి కాబట్టి 125 లక్షలకు 15 లక్షలను కలిపితే సంస్థకు భూమి యొక్క మొత్తం ధర 140 లక్షలు దృష్టాంతం A లో మార్కెట్ విలువ 150 లక్షలు కాబట్టి బ్యాలెన్స్ షీట్లో విలువగా మనం ఏమి పరిగణించాలి మనము ఈ రెండిటిలో అంటే 140 లక్షలు లేదా 150 లక్షల లో ఏది తక్కువ అయితే దానినే తీసుకుంటాము కాబట్టి దృష్టాంతం A లో 140 లక్షల వద్ద మదింపు చేయబడుతుంది కానీ సంస్థ దీనిని 125 లక్షలు గా నమోదు చేసింది కాబట్టి వారు కాస్ట్ ప్రిన్సిపల్ అని పిలువబడే ఒక సూత్రాన్ని ఉల్లంఘించారు ఎందుకంటే భూమిని స్వాధీనం చేసుకున్న ఖర్చు 140 లక్షలు వారు దానిని 125 లక్షలు గా తప్పుగా లెక్కించారు మీరు అర్థం చేసుకుంటున్నారా ఇప్పుడు దృష్టాంతం B చూద్దాం దీనిలో ఖర్చు 140 లక్షలుగా ఉంటుంది మార్కెట్ విలువ తగ్గింది మరియు అది 120 లక్షలు మాత్రమే కాబట్టి మనం దేనిని పరిగణించాలి వారు 140 లక్షలుగా చూపాలా లేదా దాని విలువ 120 లక్షలు గా చూపాలా ఇది స్టాక్ కాబట్టి మనము మార్కెట్ విలువ పరిగణనలోకి తీసుకోము మనము దాని విలువను 140 లక్షలుగా పరిగణిస్తాము దృష్టాంతం B మరియు C విషయంలో మనము ఆ భూమిని 140 లక్షలుగా పరిగణిస్తాము మరియు సంస్థ ఉల్లంఘించిన భావన కాస్ట్ కాన్సెప్ట్ కావున మనం దాని యొక్క ఖర్చుగా ఎల్లప్పుడూ కొనుగోలు ఖర్చునే నమోదు చేయాలి మీరు అర్థం చేసుకుంటున్నారా ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని పిలుస్తారు మరియు వాటిని ఆ భూభాగంలో ఒకే విధంగా అనుసరించాలి బహుశా అది దేశం కావచ్చు లేదా ఆ ప్రాంతం కావచ్చు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రామాణిక విధానాలను మరియు రూపాన్ని అందిస్తాయి తద్వారా మీరు వేర్వేరు సంస్థల యొక్క ఆర్థిక నివేదికలను పోల్చవచ్చు మరియు అవి మంచి పోలికను ఇస్తాయి ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒక సంస్థ యొక్క ఆర్థిక నివేదికలు దాని యొక్క నిజమైన మరియు న్యాయమైన పరిస్థితిని ఆర్థిక స్థితి మరియు ఫలితాలని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాయి ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్ తగిన పరిగణను సూచించడమే కాకుండా అవి ఎక్కువ పారదర్శకత మరియు మార్కెట్ ప్రవర్తనా నియమావళిని పెంచుతాయి సాధారణంగా అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని కూడా పిలుస్తారు ఈ రెండింటికీ ఒకే అర్ధం ఉంది వివిధ దేశాలు వేర్వేరు అకౌంటింగ్ స్టాండర్డ్స్ను 1977 లో ఏర్పాటు చేసింది

అకౌంటింగ్ స్టాండర్డ్స్ను తయారు చేసేటప్పుడు వారు దేశంలో చట్టం ఆచారాలు వినియోగం మరియు వ్యాపార వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకున్నారు అంతేకాక ASB అంతర్జాతీయ ప్రమాణాలకు కూడా తగిన ప్రాముఖ్యత ఇచ్చింది అంతర్జాతీయ ప్రమాణాలు 2 విధాలుగా ఉన్నాయి ఒకటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్ ఇప్పుడు 1977 నుండి భారతీయ ప్రమాణాలను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా చేయడానికి ప్రయత్నం జరిగింది ఇప్పుడు మనము IND AS చూద్దాం భారతదేశంలో ఉపయోగించబడుతున్న మునుపటి ప్రమాణాలను AS అని పిలుస్తారు కాబట్టి మనకు AS1 AS2 AS3 AS4 వంటి ప్రమాణాల శ్రేణి ఉంది ఇప్పుడు కన్వర్జెన్స్ యొక్క కొత్త శ్రేణి చాలా సంవత్సరాలు గా భారత కంపెనీలు అనేక పాత ప్రమాణాలు పాటించేవారు కానీ అప్పుడు Ind AS యొక్క అనేక ప్రమాణాలు చాలా విధానాలలో గణనీయంగా వేరుగా ఉండేవి ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు కలిగినటువంటి IFRS ఈ తేడాలను పరిశీలించి తేడాలను తగ్గించడానికి మరియు సాధ్యమైనంతవరకు దానిని సమన్వయం చేయడానికి ప్రయత్నం చేసింది కావున కొత్త ప్రమాణాలు తెలియ చేయబడ్డాయి Ind AS 101 అనేది భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలను మొదటిసారి స్వీకరించడం గురించి చెబుతుంది Ind AS 102 షేర్ బేస్డ్ పేమెంట్ గురించి చెబుతుంది Ind AS 103 అనేది బిజినెస్ కాంబినేషన్ గురించి చెబుతాయి కాబట్టి ఇవి 107 నుండి 108 వరకు ప్రత్యేక ప్రమాణాలు ఆపై మళ్ళీ Ind AS 1 నుండి ఒక శ్రేణి మొదలవుతుంది ఇది అకౌంటింగ్ స్టాండర్డ్స్ గురించి ప్రదర్శిస్తుంది తర్వాత మనకు Ind AS 2 7 8 10 11 12 ఉన్నాయి నేను అన్ని ప్రమాణాలను చెప్పడం లేదు కానీ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి ఈ ప్రమాణాలను డౌన్లోడ్ చేసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మీకు ఆసక్తి ఉంటే మీరు వాటి గురించి వివరంగా తెలుసుకోవచ్చు మరియు మీరు లోతుగా వివరాలకు వెళ్లకూడదనుకుంటే కనీసం వివిధ పరిభాషలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఒక ప్రమాణానికి సూచన చేసినప్పుడు మీరు కనీసం దీన్ని సూచించగలరు మరియు దాని గురించి చదవగలరు కావున ఇది అన్ని ప్రమాణాల యొక్క జాబితా అన్ని ప్రమాణాల యొక్క సుదీర్ఘ చర్చ ఈ పాఠ్యాంశం యొక్క పరిధిలో లేదు ఆర్థిక నివేదికలు ఎలా తయారు చేయబడుతున్నాయో మనము ఇప్పటికే చూశాము వాటిని ఇప్పటికే వివిధ ప్రమాణాల ఆధారంగా తయారు చేసాము ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలు ఏమిటో చూద్దాం 1973 లో ఏర్పడిన IASC ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కమిటీ అని పిలువబడే ఒక సంస్థానం ఒకటి ఉంది ఇప్పుడు కెనడా జపాన్ మరియు యుఎస్ మినహా చాలా దేశాలు ఆ ప్రమాణాలను అనుసరించడం ప్రారంభించాయి ఇప్పుడు సరైన దిశ మరియు వ్యాఖ్యానాలు ఇవ్వడానికి 1997 లో స్టాండర్డ్ ఇంటర్ప్రిటేషన్ కమిటీ తయారు చేయబడింది వివిధ అంశాల పరిగణన వాటి యొక్క ఆర్ధిక ప్రమాణాల తయారీ మరియు ప్రదర్శన వంటి నిబంధనలు సూచించడం కోసం IASB అని పిలువబడే కొత్త బోర్డు 2001 లో సృష్టించబడింది ఇప్పుడు IASB అనునది IASC యొక్క 41 ప్రమాణాలను అవలంబించింది ఇప్పుడు నేను మీకు చెప్పినట్లుగా యుఎస్ అని పిలువబడే ఒక సంస్థాపనం ఉంది FASB మరియు IASB తేడాలను తొలగించి మరియు ఆ ప్రమాణాలను దగ్గరగా తీసుకువచ్చే ప్రక్రియలో ఉన్నాయి IASB దాని ప్రమాణాలను IFRS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్ IAS ను అనుసరిస్తుంది నేను ఇక్కడ IAS జాబితాను ఇచ్చాను మీకు ఆసక్తి ఉంటే ఈ IAS ని డౌన్లోడ్ చేసుకోవాలని నేను మళ్ళీ మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఆపై వాటిని వివరంగా తెలుసుకోండి ఉదాహరణకు IAS 1 లో ఆర్థిక నివేదికల తయారీ గురించి IAS 2 లో ఇన్వెంటరీ గురించి ఉంటుంది IAS 8 లో ఆర్థిక అంచనాలు లోపాలు మరియు అకౌంటింగ్ విధాన మార్పుల గురించి ఉంటుంది మీరు వివిధ దేశాలలో వార్తలను జాగ్రత్తగా గమనిస్తే వేర్వేరు అంతరాలు ఉన్నాయి మరియు వాటిని అన్నింటినీ కలిపి GAAP అంటారు ఇప్పుడు GAAP అకౌంటింగ్ సమాచార వ్యవస్థ యొక్క వెన్నెముక ఇది లేకుంటే వ్యవస్థ సరిగ్గా నిలబడదు ఇప్పుడు GAAP మరియు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అన్ని అకౌంటింగ్ విధానాలకు సిద్ధాంత పరమైన ఆధారంగా పరిగణించబడతాయి మీరు నన్ను అర్థం చేసుకుంటున్నారా కావున మనం ఈ రోజు వివిధ రకాల ప్రమాణాల గురించి చాలా విషయాలు చర్చించాము భవిష్యత్తులో ఈ ప్రమాణాలు మనం చేయబోయే అన్ని ప్రకటనలకు వర్తిస్తాయి మనము దాని గురించి ఎక్కువ వివరాలలోకి వెళ్ళడం లేదు కానీ వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని మరియు వాటి గురించి మీరు సొంతంగా చదువుకోవాలని అభ్యర్థిస్తున్నాను